బ్రాంచ్ మరియు బౌండ్ డిజ్క్రాస్ అల్గోరిథం ఈ రోజు నేను ఫోకస్ మార్చబోతున్నాను మనం ఇప్పటివరకు చేసిన వాటిని త్వరగా గుర్తుచేసుకుందాం మేము స్టేట్ స్పేస్ సెర్చ్తో ప్రారంభించాము ఆపై హ్యూరిస్టిక్ సెర్చ్కు వెళ్ళాము మరియు అక్కడ నుండి మేము ఆప్టిమైజేషన్కు వెళ్ళాము ఆప్టిమైజేషన్ ఆలోచన వచ్చింది ఎందుకంటే గోల్ స్టేట్ ని వెతకడానికి బదులుగా మూల్యాంకన ఫంక్షన్ యొక్క హ్యూరిస్టిక్ విలువను లేదా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నించీ చూసాము హ్యూరిస్టిక్స్ ఉపయోగించాలనే ఆలోచన తో శోధన స్థలాలు విపరీతంగా పెరుగుతాయని పరిష్కారాలను వేగంగా కనుగొనడం సులువవుతుంది అని మేము కనుగొన్నాము డొమైన్ నుండి వచ్చిన ఒక ఫంక్షన్ లేదా ఒక రకమైన హ్యూరిస్టిక్ కోసం వెతుకుతున్నాము ఇది శోధనను పరిష్కారం వైపు మార్గనిర్దేశం చేస్తుంది మరియు ఇతర దిశలలోకి వెళ్ళదు ముఖ్యంగా ఘాతాంక సమయాల్లోకి వెళ్లడానికి ఇష్టపడనందున మేము దానిని వేగంగా కనుగొంటాము ఈ రోజు ఇతర అంశాలను చూడాలనుకుంటున్నాము మీరు ఒక పరిష్కారాన్ని కనుగొన్న తర్వాత మీరు ఏదో ఒక డొమైన్లోని సమస్యలను పరిష్కరిస్తున్నారని అనుకుందాం లేదా అది లాజిస్టిక్స్ డొమైన్ అని అనుకుందాం లేదా మీరు ఒక కొరియర్ కంపెనీని నడుపుతున్నారు అనుకుందాం మీరు పార్శిల్ సేకరించి పార్శిల్ లను బట్వాడా చేయడానికి మనుషులను పంపాలి మీరు కనుగొన్న పరిష్కారం అమలు చేయబడాలి అలాగే కొంత వ్యయం దీనికి ముడిపడి ఉంటుంది అందుకు సరైన తక్కువ కాస్ట్ కలిగి ఉన్న పరిష్కారాలను కనుగొనడంలో మేము దృష్టి పెడతాము చాలా డొమైన్లలో ఇది కీలకం ఒక ఉదాహరణ తీసుకుందాం 10 సంవత్సరాల తరువాత మీరు అంగారక గ్రహంపై ఒక కాలనీని ఏర్పాటు చేయబోతున్న ఒక సంస్థను ప్రారంభించారని ఉహించుకుందాం ప్రతి ట్రిప్ యొక్క కాస్ట్ గణనీయంగా ఉండబోతుంది ఇందుకు మీరు ఒక పరిష్కారాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు మరియు ప్రయాణాలు కనీస సంఖ్యలో ఉన్నాయని అనుకుందాము బహుశా మీరు చంద్రునిపై ఆగిపోవచ్చు లేదా భూమికి రావచ్చు మీరు ట్రావెలింగ్ సేల్స్ మాన్ లాగా ప్రయాణిస్తారు అనుకుందాము కొన్ని నగరాల గుండా ప్రయాణించండి మీరు మీ ఉద్యోగం కారణంగా నగరంలో రోజువారీ ప్రయాణానికి వాహనాన్ని ఉపయోగిస్తున్నారు లేదా మీరు మీ పర్యటన కాస్ట్ను ఆప్టిమైజ్ చేయాలనుకోవచ్చు ప్రభుత్వంలో రాజకీయ నాయకుడిగా లేదా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్గా ఉన్నట్లయితే వారికి అపరిమిత ఇంధన సరఫరా లభిస్తుంది లేదంటే ఇంధన వ్యయం గురించి మీరు ఆందోళన చెందుతారు మీరు ఆప్టిమైజ్ చేసిన పరిష్కారాలను కనుగొనాలనుకుంటున్నారు మా దృష్టి ఇప్పుడు ఆప్టిమైజ్ ద్వారా పరిష్కారాలను కనుగొనడం వాస్తవానికి మేము ఇప్పటివరకు అధ్యయనం చేస్తున్న ఆప్టిమైజేషన్ నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు ఉదాహరణకు మేము TSP ని పరిష్కరించాలను కుంటున్నాము అందుకు ఈ ఆప్టిమైజేషన్ యొక్క ఉదాహరణను పరిశీలిస్తున్నాము ఇది భిన్నమైనది ఏమి కాదు ఇది అదే ప్రక్రియ దీని ప్రేరణపై నేను స్పష్టంగా ఉండాలనుకుంటున్నాను ఇంతకుముందు మేము హ్యూరిస్టిక్ ఫంక్షన్ను రూపొందించే ఈ ప్రక్రియ కోసం వెళ్ళాము మేము హ్యూరిస్టిక్ ఫంక్షన్ కోసం ఆప్టిమం విలువలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము ఈ ప్రక్రియలో మనకు ఆసక్తి ఉన్న ఆప్టిమైజేషన్ను పరిశీలిస్తాము కానీ ఆప్టిమాలిటీ అందించే పరిష్కారాలను ఎప్పుడూ చూడలేదు మనము సిమ్యులేటెడ్ అన్ హీలింగ్ మరియు జెనెటిక్ అల్గోరిథంలు మరియు కాలనీ ఆప్టిమైజేషన్ వంటి రాండమైజ్డ్ పద్ధతులను మాత్రమే చూశాము ఇవి ఎక్కువ సమయం పనిచేసే అవకాశం ఉంది కానీ ఆప్టిమల్ పరిష్కారాలకు హామీ ఇవ్వదు ఇప్పుడు మనము ఆప్టిమల్ పరిష్కారాలను అందించే నిర్ణయాత్మక పద్ధతులను కూడా పరిశీలిస్తాము ఈ సమస్య పరిష్కారంలో రెండు వేర్వేరు అంశాలు ఉన్నాయి ఒకటి సమస్యను పరిష్కరించడానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి హ్యూరిస్టిక్ ఫంక్షన్ రూపొందించబడింది రెండవ అంశం ఏమిటంటే మీరు ఎంత మంచి పరిష్కారాన్ని కనుగొన్నారు ఈ అంశంపై మేము ఈ రోజు దృష్టి పెట్టబోతున్నాం సరైనదాన్ని ఎలా చూడాలి సరైన పరిష్కారాలను ఎలా కనుగొనాలి ఇప్పటివరకు మేము కాస్ట్ను పరిగణించలేదు పరిష్కారాన్ని కనుగొనే ప్రక్రియలో ఒక పరిష్కారం యొక్క నాణ్యత గురించి మాట్లాడినప్పుడల్లా మేము దశల సంఖ్య లేదా పరిష్కారం యొక్క పొడవు గురించి చెప్పాము ఇప్పుడు కాస్ట్ ని కూడా పరిచయం చేద్దాం అంటే శోధన స్థలంలో ప్రతి ఎడ్జ్ కు ఒక బరువును ప్రవేశపెడతాము మరియు తరువాత మేము పరిష్కారాలను కనుగొనాలనుకుంటున్నాము ఇది ఆప్టిమల్ కాస్ట్ గా ఉండాలి మనం చూస్తున్న అల్గోరిథం సెట్ను వివరించడానికి ఒక చిన్న ఉదాహరణ గ్రాఫ్తో ప్రారంభిద్దాం ఇది ఒక ప్రారంభ నోడ్ అని చెప్పండి ఆపై మీరు A అని పిలువబడే నోడ్కు వెళతారు ఆ నోడ్కు వెళ్లే కాస్ట్ 4 లేదా మీరు B కి వెళ్ళవచ్చు B కి వెళ్ళే కాస్ట్ 5 మరియు ఈ ఎడ్జ్ యొక్క కాస్ట్ 3 మనకు మరికొన్ని నోడ్లు ఉన్నాయి పరిశీలిద్దాం C D E వీటికి కొంత కాస్ట్ కేటాయిద్దాం ఇది ఒక ప్రారంభ నోడ్ అని అనుకోండి ఆపై మీరు A అని పిలువబడే నోడ్కు వెళతారు ఆ నోడ్కు వెళ్లే కాస్ట్ 4 లేదా మీరు B కి వెళ్ళవచ్చు B కి వెళ్ళే కాస్ట్ 5 C D E వీటికి కొంత కాస్ట్ కేటాయిద్దాం ఇది 6 అని అనుకుందాం మరియు ఇది 8 అని అనుకుందాం మరియు ఇది 4 అని అనుకుందాం మరియు ఇది కూడా ఇదే అని అనుకుందాం 4 ఇది ఖరీదైన ఎడ్జ్ అని అనుకుందాం 15 కాస్ట్ అవుతుంది మరియు ఇది 2 ఇది మీరు చేరుకోవాలనుకునే గోల్ నోడ్ మరియు ఇక్కడి నుండి గోల్ నోడ్కు వెళ్ళే కాస్ట్ 2 నేను గీయని కొన్ని ఎడ్జ్ లు ఉన్నాయని అనుకుందాం ఎందుకంటే పేలుతున్న శోధన స్థలం మాకు లేదు ఇది ఒక ఉదాహరణ మీరు S నుండి ప్రారంభించాలను కుంటున్నారు మరియు మీరు G కి మార్గాన్ని కనుగొనాలనుకుంటున్నారు ఇది అతిచిన్న మార్గం మేము అనుసరించే సాధారణ అల్గోరిథం క్రింది విధంగా సంగ్రహించబడుతుంది ఇది తక్కువ కాస్ట్ను మెరుగుపరుస్తుంది లేదా విస్తరిస్తుంది మరియు నేను కనీసం అంచనా వ్యయాన్ని నొక్కి చెప్పాలి ఎందుకంటే అసలు ధర మాకు తెలియదు ప్రధాన సమస్య పరిష్కార దశ ఇది ప్రాథమికంగా మేము ఇంతకు ముందు చేస్తున్నదానికి చాలా పోలి ఉంటుంది మనకు మూవ్ జెన్ ఫంక్షన్ ఉందని అనుకుందాం ఇది వారసులను ఉత్పత్తి చేస్తుంది మరియు మీరు వాటిలో ఒకదాన్ని ఎన్నుకోవాలి కానీ మనం దీనిని ఇప్పుడు కొంచెం ఎక్కువ నైరూప్యంగా చూడవచ్చు మనం సాధ్యమైన పరిష్కారాల స్థలంలో పని చేస్తున్నాం మాకు అన్ని పరిష్కారాలు లేవు మనకు వాటిలో కొన్ని ఉన్నాయి పాక్షికంగా నిర్వచించబడ్డాయి ముఖ్యంగా ప్రతి పాక్షిక పరిష్కారంతో మాకు అంచనా వ్యయం ఉంది మేము కాస్ట్ను అంచనా వేసినప్పుడు మొత్తం పరిష్కారం యొక్క వ్యయాన్ని అంచనా వేయడం అది పూర్తిగా శుద్ధి చేయబడాలి మేము ఒక పదాన్ని ఉపయోగిస్తాము మెరుగుపరచండి మనకు పాక్షిక పరిష్కారం ఉంటే మరియు ఆ పరిష్కారం గురించి మాకు కొంచెం ఎక్కువ సమాచారం ఉంది ఉదాహరణకు మీరు ఒక TSP ని పరిష్కరిస్తుంటే మీకు ఐదు ఎడ్జ్ లు ఉంటే మరియు మీకు మరో ఆరవ ఎడ్జ్ ఉంటే అది కొంచెం ఎక్కువ శుద్ధి చేయబడింది పాక్షిక పరిష్కారాలను శుద్ధి చేసే ప్రక్రియలో మీకు పూర్తి పరిష్కారం వచ్చేవరకు మేము కొనసాగుతాము మరియు మీరు ఆపాలి మేము ఉపయోగించే అల్గోరిథం ఏమిటంటే తక్కువ అంచనా వ్యయ పాక్షిక పరిష్కారాన్ని విస్తరించడం అటువంటి పరిష్కారం పూర్తిగా శుద్ధి అయ్యే వరకు చివరికి మేము పూర్తి పరిష్కారం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాము వాస్తవానికి నేను దీని అర్థం ఏమిటో స్పష్టం చేయాలి మేము దీనిని ఒక ఉదాహరణతో చూస్తాము తక్కువ కాస్ట్ పరిష్కారం ని పూర్తిగా శుద్ధి చేయాలి తక్కువ కాస్ట్ పరిష్కారం పూర్తిగా శుద్ధి చేయబడినందున దీన్ని మీరు చదవండి మీకు కొన్ని పాక్షిక పరిష్కారాలు అలాగే కనీసం ఒక పూర్తిగా శుద్ధి చేసిన పరిష్కారం లేదా ఒకటి కంటే ఎక్కువ పూర్తిగా శుద్ధి చేసిన పరిష్కారాలు ఉన్న ఈ పరిస్థితిని ఉహించుకోండి వాటి కోసం మీరు కాస్ట్ను అంచనా వేస్తారు ఇప్పుడు పూర్తిగా శుద్ధి చేసిన పరిష్కారాల కోసం అంచనా అనే భావనే లేదు వాస్తవానికి అసలు కాస్ట్ తెలుసు అయితే పాక్షిక పరిష్కారం కోసం మాత్రమే మీరు కాస్ట్ను అంచనా వేయాలి తక్కువ కాస్ట్ తో పరిష్కారానికి హామీ ఎలా అనేది ఇప్పుడు మన ఆలోచన తరువాతి కొన్ని తరగతులలో మేము ఉపయోగించబోయే లూప్ ఇది మీరు కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు పాక్షిక పరిష్కారం గురించి మన భావన మారవచ్చు మేము ఇంతకుముందు చేసినట్లుగా దీనిని స్టేట్ స్పేస్ నుండి చూద్దాం నేను ఈ అల్గోరిథంను చూసినప్పుడు డిజికిస్ట్రా Dijikistra's అల్గోరిథంతో సారూప్యత ఉందని మీరు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరికి డిజికిస్ట్రా యొక్క షార్టెస్ట్ పాత్ అల్గోరిథం గురించి తెలుసు అని నేను భావిస్తున్నాను ఇది ఒకే మూలాన్ని తీసుకుంటుంది మరియు మిగిలిన గ్రాఫ్కు చిన్న మార్గాన్ని కనుగొంటుంది మేము కొంతవరకు ఆ అల్గోరిథంను అనుకరించబోతున్నాం కాని మా లక్ష్యం నోడ్స్ అన్నింటికీ పరిష్కారాలను కనుగొనడం కాదు మేము ఇలాంటిదే చేస్తాము మేము చూస్తున్న అల్గోరిథంను బ్రాంచ్ మరియు బౌండ్ అంటారు బ్రాంచింగ్ ద్వారా ఇది శుద్ధీకరణ లేదా పొడిగింపు ప్రక్రియ మరియు బౌండింగ్ ద్వారా మేము కొన్ని పరిష్కారాలను మినహాయించాము నేను చెప్పినదానిని గుర్తుంచుకోండి ఆ సమయంలో మేము ముగించినప్పుడు కొన్ని పరిష్కారాల గురించి ఆందోళన చెందము అవి పూర్తిగా శుద్ధి చేయబడవు ఎందుకంటే మనం వాటిని మినహాయించగలుగుతాము లేదా మనం పనిచేస్తున్న కొంత పరిమితికి మించి వెళ్ళవచ్చు ఇకపై వాటిని మెరుగుపరచాల్సిన అవసరం లేదు సాధారణ ఆలోచనను బ్రాంచ్ మరియు బౌండ్ అంటారు మొదట ఈ అల్గోరిథంను ఈ గ్రాఫ్లో అనుకరించండి మీరు సెర్చ్ నోడ్తో ప్రారంభించండి మరియు ఇది ఇతర అల్గోరిథం మాదిరిగానే ఉంటుంది మేము దాని పిల్లలను ఉత్పత్తి చేస్తాము ఈ సందర్భంలో A మరియు B ఈ ఉద్దీపనలో మేము నకిలీలను తీసివేయబోమని అనుకుంటాము ఎందుకంటే తరువాత ఇచ్చిన నోడ్కు దగ్గరి దారిని కనుగొనడం సాధ్యమవుతుంది అదే నోడ్ కనిపించినట్లయితే దాన్ని మళ్ళీ చేయవద్దు అంటారు ఇప్పుడు ఇది పాత్ లో శోధిస్తుందని మీరు చెప్పగలరు ఉదాహరణకు మేము నోడ్ను సందర్శిస్తున్నామని చెప్పడానికి బదులుగా D లేదా C అని మేము చెబుతాము మూలం నుండి D కి లేదా మూలం నుండి E కి ఒక మార్గాన్ని పరిశీలిస్తున్నాము మరియు మేము వేర్వేరు మార్గాలను చూస్తున్నాము S A D అనే ఒక మార్గం ఉంటే ఇది వేరే మరొక మార్గం ఇది S B D మేము వాటిని వేరుగా పరిగణిస్తాము ఇప్పటివరకు మీరు ఇంతకు ముందు D కి వచ్చినట్లయితే దాని గురించి బాధపడకండి దాన్ని బహిరంగంగా ఉంచవద్దు అదే మీరు చెప్పడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు s యొక్కకాస్ట్ 0 ఈ మార్గం యొక్క కాస్ట్ 4 మరియు ఈ మార్గం యొక్క కాస్ట్ 5 ఇవి ఆ ఎడ్జ్ ల కాస్ట్ అల్గోరిథం సులభం తక్కువ అంచనా వ్యయ పాక్షిక పరిష్కారాన్ని మెరుగుపరచండి లేదా విస్తరించండి ఈ మాట చెప్పడానికి బదులుగా పూర్తి పాక్షిక పరిష్కారం మరియు పూర్తి పాక్షిక పరిష్కారం యొక్క అంచనాను పరిగణించండి మనకు తెలిసిన కాస్ట్తో మేము పని చేస్తాము ఇది A వరకు కాస్ట్ అవుతుంది మనకు సంబంధించినంతవరకు మనకు రెండు పాక్షిక పరిష్కారాలు ఉన్నాయి ఒకటి S నుండి A కి మరియు మరొకటి S నుండి B కి వెళుతుంది ఈ కాస్ట్ 4 మరియు ఈ కాస్ట్ 5 మరియు ఇది S కంటే మెరుగైనదని మేము చెబుతాము మాకు దిశ యొక్క భావం లేదు ఇది ఒక సాధారణ ప్రక్రియ మేము అనుసరిస్తాము దీనిని పరిశీలించామని మేము చెబుతున్నాము డిజికిస్ట్రా యొక్క అల్గోరిథంలో మీరు చాలా సారూప్యంగా ఏదైనా చేస్తారు నేను రెండు అల్గోరిథంలను సమాంతరంగా చేస్తాను డిజికిస్ట్రా యొక్క అల్గోరిథంలో మీరు S ని 0 కాస్ట్కు మరియు మిగతా వాటికి అనంతం కాస్ట్ పెట్టడానికి ప్రారంభిస్తారు మరియు అల్గోరిథం యొక్క కొన్ని సంస్కరణల్లో అల్గోరిథం యొక్క కొంత వివరణ మీరు వాటిని తెల్లగా రంగు వేస్తారు మరియు మీరు కూడా దీన్ని రంగు వేయండి లేదా ప్రారంభించడానికి ముందు అన్నిటికి తెల్లని రంగు వేయండి అంటే వాటిని తెరిచి ఉంచడం లేదా అలాంటిదీ మరియు అక్కడ నుండి ఒక నోడ్ను ఎంచుకోండి మిగిలిన అల్గోరిథంలో సడలింపు దశ ఉంది ఇది మీరు ఒకసారి ఈ నోడ్ను సడలించడం లేదా ఈ నోడ్ S ని పరిశీలించిన తర్వాత మీరు దాని నుండి బయటకు వెళ్ళే అన్ని ఎడ్జ్ లను సడలించడండి అంటే మొదట ఈ కాస్ట్ అనంతం ఇప్పుడు ఇది 4 కి తగ్గించబడుతుంది మీరు S నుండి A 4 వరకు పొందవచ్చని తెలుసు మేము ఈ కాస్ట్ను 4 కి సవరించాము మరియు ఈ కాస్ట్ను 5 కి సవరించాము సరిగ్గా మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు మీరు దీన్ని గ్రాఫ్లోనే చేస్తారు డిజికిస్ట్రా యొక్క అల్గోరిథంలో కాదు ఉదాహరణకు మీరు తక్కువ కాస్ట్తో కూడిన నోడ్ను ఎంచుకోండి డిజికిస్ట్రా కూడా దీనిని ఎంచుకొని నల్లగా రంగు వేసి ఆపై ఈ మూడు ఎడ్జ్ లను ఉత్పత్తి చేస్తుంది ఈ మూడు ఎడ్జ్ లను ఉత్పత్తి చేస్తుంది డ్రాయింగ్ చేసేటప్పుడు ఒక సాధారణ ఊఁహ ఏమిటంటే మేము తిరిగి ట్రాక్ చేయబోవడం లేదు మేము లూప్లను అనుమతించబోము ఎందుకంటే లూప్స్ కాస్ట్ను పెంచబోతున్నాయి నేను S నుండి A మరియు A నుండి S వరకు తిరిగి వెళితే అది నాకు ఏ విధంగానూ సహాయం చేయదు ఎందుకంటే మేము డిజికిస్ట్రాతో కలిసి పని చేస్తున్నాము అన్నీ కాస్ట్లు ఇక్కడ సానుకూల విలువలు తక్కువ కాస్ట్తో కూడిన S A నోడ్ను ఎంచుకోండి నోడ్ కు ఇక్కడ నల్లగా రంగు వేస్తున్నాను అనుకుందాము డిజికిస్ట్రా కూడా దీనిని నలుపు రంగు గా చేస్తుంది మరియు దీనికి తిరిగి సూచించే పాయింటర్ ఉంటుంది అప్పుడు డిజికిస్ట్రా ఈ రంగును నలుపు రంగును గా మార్చెందుకు ప్రయత్నిస్తుంది మీరు ఈ ఎడ్జ్ ని సడలించినప్పుడు 4 3 7 అని మీరు కనుగొంటారు అయితే ఇది 8 అవుతుంది ఇది ఇక్కడ వస్తుంది ఇది 19 అవుతుంది మరియు ఇక్కడ ఒక దిశ వస్తుంది నోడ్లతో సంబంధం ఉన్న కాస్ట్లు ఉన్నాయి దీనిని నేను అక్కడ వ్రాయడం లేదు నేను ఇక్కడ వ్రాస్తున్నాను A నుండి మీరు B కి వెళ్ళవచ్చు లేదా మీరు D కి వెళ్ళవచ్చు లేదా మీరు E కి వెళ్ళవచ్చు మరియు మేము చెప్పినట్లుగా దీనికి కాస్ట్ 19 దీనికి D కి 12 మరియు B కి 7 మిగిలిన రెండు రౌండ్లు తరువాత మేము ఆగిపోతాము ఇప్పుడు అతి తక్కువ నోడ్ B కాబట్టి మేము ఇలా చేస్తాము నేను చెప్పినట్లు లూప్లను అనుమతించము కాబట్టి మేము A లేదా B నుండి B కి అనుమతించము ఎందుకంటే A లేదా B ఇక్కడ మార్గంలో ఉంది ఇప్పుడు మీరు చేయగలిగేది ఏమిటంటే C లేదా D కి వెళ్లండి C D ఇది 7 4 11 మరియు 7 6 13 ఇప్పుడు మీరు చూడవచ్చు మేము D కి రెండు మార్గాలను కనుగొన్నాము ఒక మార్గం కోసం 11 ఖర్చవుతుంది ఇది S నుండి B కి D కి వెళుతుంది ఇది 11 కాస్ట్ అవుతుంది మరొకటి S నుండి A నుండి B నుండి D వరకు ఉంటుంది మరియు ఇది మాకు 13 కాస్ట్ అవుతుంది మనం గీయని మరొక ఎడ్జ్ ఉంది ఇంతకుముందు గీయడం మర్చిపోయాను దీనికి 6 7 యూనిట్లు ఖర్చవుతున్నాయి ఇప్పుడు ఇది A అతి తక్కువ నోడ్ నేను దానిని విస్తరించగలను నేను A నుండి వెళ్ళగలను నేను S కి వెళ్ళలేను నేను B కి వెళ్ళలేను నేను D కి లేదా E కి వెళ్ళగలను మరియు D కి వెళ్ళే కాస్ట్ ఇక్కడ 16 మరియు E కి వెళ్ళే కాస్ట్ 23 ఇక్కడ నేను దానికి దూరంగా ఉన్నాను ఇప్పుడు నేను C మరియు C నుండి Dని విస్తరించబోతున్నాను అని ఆసక్తి గా ఉంది ఎందుకంటే అవి రెండు నోడ్లు ఇవి ముఖ్యంగా మనల్ని లక్ష్యానికి దారి చూపుతాయి ఇక్కడ ఈ సమయంలో ఈ నోడ్ D అతి తక్కువ కాస్ట్ నోడ్గా మారింది కాబట్టి ఇది 9 16 23 11 12 13 మరియు 19 నేను ఈ C ని విస్తరించాను మరియు C నుండి నేను ఈ మార్గంలో D కి వెళ్ళవచ్చు లేదా నేను G కి వెళ్ళవచ్చు నేను D కి వెళితే ఇక్కడ నుండి ఇది 9 4 13 నేను ఇక్కడ నుండి G కి వెళితే అది 9 7 16 గా ఉంటుంది కాబట్టి నేను లక్ష్యానికి ఒక మార్గాన్ని కనుగొన్నాను కాబట్టి ఆ మార్గాన్ని హైలైట్ చేద్దాం నేను S నుండి B కి B నుండి C కి మరియు C కి G కి వెళుతున్నాను మరియు ఇక్కడ ఈ నోడ్ G ద్వారా సూచించబడే మార్గం ఇది S నుండి B B నుండి C మరియు B నుండి G కాబట్టి ఇది మూసివేయబడింది కాబట్టి నేను ముగించాలా లేదా మీరు డిజికిస్ట్రా చేసినదానికి తిరిగి వెళితే మేము ఏమి చేసాము మనకు A రంగు ఉంది మనకు B రంగు ఉంది మనకు C రంగు ఉంది ఇంకా మనకు రంగు D లేదా E లేదు ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ను చూస్తే S నుండి B కి D కి వెళ్ళే మార్గం ఉంది అంటే 11 2 13 ఇప్పుడు ఈ మార్గం కంటే ఈ మార్గం ఉత్తమం ఇది పొడవు 16 నా అల్గోరిథం సరైన మార్గాన్ని కనుగొనాలనుకుంటే నేను ఈ దశలో ఆపలేను అందుకే ఈ పరిస్థితి మనకు ఉంది అటువంటి పరిష్కారం పూర్తిగా శుద్ధి చేయబడింది మరియు నా ఉద్దేశ్యం తక్కువ కాస్ట్ పరిష్కారం పూర్తిగా శుద్ధి చేయబడింది ఇప్పుడు ఈ సందర్భంలో అతి తక్కువ కాస్ట్ పరిష్కారం ఈ D మరియు ఈ C కాబట్టి సాధారణతను కోల్పోకుండా మేము ఇక్కడ నుండి D ని ఎంచుకుంటాము మేము ఇక్కడ నుండి D ని ఎంచుకున్న తర్వాత మేము దీన్ని జోడిస్తాము మేము ఇప్పటికే C ని చూశాము కాబట్టి D నుండి మీరు G కి C మరియు E కి వెళ్ళవచ్చు కాబట్టి C మరియు G గురించి చింతించకండి S నుండి B వరకు కాస్ట్ 5 మరియు తరువాత మరొక 6 మరియు తరువాత 2 మరియు మాకు ఈ 13 వ్యయం ఉంది చెప్పాలనుకుంటే ఇప్పుడు మీరు ఈ మార్గం S B D G తెరవడానికి మరియు మనకు తెరవడానికి S B C G అనే మరో మార్గం కూడా ఉంది కానీ వాటిలో ఏవీ క్యూ యొక్క తల వద్ద లేవు గుర్తుంచుకోండి దీన్ని పెంచడానికి మేము ప్రాధాన్యత క్యూ వంటిదాన్ని ఉపయోగిస్తాము మేము ఈ G కి వచ్చే ముందు మేము C యొక్క ఈ ఎంపికను ఎగ్జాస్ట్ చేస్తాము D యొక్క ఈ ఎంపికను కూడా మేము ఎగ్జాస్ట్ చేస్తాము అవును ఈ రెండు ఎంపికలు మాత్రమే ఎగ్జాస్ట్ చేయాలి ఇది ఒకటి ఎందుకంటే తక్కువ కాస్ట్ ఇది మరియు ఇది తక్కువ కాస్ట్ ఒకసారి మేము వాటిని విస్తరించాము వాటిని శుద్ధి చేస్తే మనకు ఖరీదైన పరిష్కారాలు లభిస్తాయి ఆ సమయంలో ఈ G అతి తక్కువ కాస్ట్ అవుతుంది కనుక మేము ముగించవచ్చు కాబట్టి ఇది బ్రాంచ్ మరియు బౌండ్ యొక్క ఆలోచన ముఖ్యంగా ఇక్కడ కట్టుబడి ఉండడం అంటే ఏమిటి ఈ క్షణం మేము ఈ నోడ్ను 13 తో విస్తరించినప్పుడు మేము కట్టుబడి ఉంటాము మేము 19 తో ఈ నోడ్ లేదా 16 తో ఈ నోడ్ 16 తో ఈ నోడ్ లేదా 23 తో ఈ నోడ్ పట్ల ఆసక్తి చూపడం లేదు అయినప్పటికీ అవి పూర్తి పరిష్కారాలు కానప్పటికీ మేము వాటిని మెరుగుపరచాలంటే ఇక్కడ కాస్ట్ 613 కన్నా ఎక్కువ ఉంటుంది మరియు మార్గాల యొక్క ఈ పూర్తి పరిష్కారం 13 కాస్ట్ను మేము కనుగొన్నాము మరియు పాక్షిక పరిష్కారం అధిక వ్యయంతో ఉంటుంది అందువల్ల నేను ఈ దశలో ముగించగలను కాబట్టి ప్రస్తుతానికి మీరు గోల్ నోడ్ లేదా గోల్ నోడ్కు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మీరు ముగించవచ్చు మరొక ఉదాహరణను చూద్దాం ఇది ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్య మనకు చాలా ఆసక్తి ఉంది కానీ నేను అలా చేసే ముందు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను కొన్ని నేను ఇక్కడ అంచనా వ్యయం అనే పదాన్ని ఉపయోగించాను మరియు నేను అంచనా వ్యయం అని చెప్పినప్పుడు ఇక్కడ పూర్తి పరిష్కారం యొక్క అంచనా వ్యయం అని అర్థం ఇక్కడ మేము పాక్షిక పరిష్కారంతో మాత్రమే పని చేస్తున్నాము కాబట్టి ఈ మార్గం యొక్క ధర 12 అని మీరు చెప్పినప్పుడు S నుండి A కి మరియు A నుండి D కి వెళ్ళడం అంటే ఈ మార్గంతో పాటు మీరు లక్ష్యానికి వెళితే ఎంత ఖర్చవుతుందో అది మీకు చెప్పడం లేదు ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడుతున్నాను పాక్షిక పరిష్కారాల యొక్క ఈ ఖచ్చితమైన కాస్ట్ను ఉపయోగించకుండా పూర్తి పరిష్కారాల అంచనా వ్యయంతో పని చేద్దాం ఏదైనా పరిష్కారం యొక్క అంచనా వ్యయం C మరియు అదే పరిష్కారం యొక్క వాస్తవ వ్యయం మరియు వాస్తవ వ్యయం ద్వారా నా ఉద్దేశ్యం నేను ఆ పరిష్కారాన్ని పూర్తిగా మెరుగుపరచాలనుకుంటే ఈ పదాన్ని ఉపయోగించనివ్వండి C నేను అడగదలిచిన ప్రశ్న నేను అంచనా కోసం ఉపయోగించిన విధానం ఇది మూడు పనులు చేయగలదు ఒకటి ఇది నాకు ఖచ్చితమైన అంచనాను ఇవ్వగలదు ఈ సందర్భంలో ఇది ఉంటుంది నేను C నక్షత్రానికి సమానమైన C సమానత్వ చిహ్నాన్ని ఉపయోగిస్తాను కానీ అది ఒక ఆశ మాత్రమే మీరు ఒక అంచనాను కనుగొంటారు ఇది ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం ఒక అంచనాను కనుగొనలేమని అది సంపూర్ణంగా ఉందని ఇది మాకు రెండు ఎంపికలను వదిలివేస్తుందని ఆశిద్దాం కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ కాబట్టి మేము ఆ ఎంపికను తొలగించాము ఎందుకంటే మేము అలాంటి అంచనాను ఎప్పటికీ కనుగొనలేము ఇప్పుడు నేను ఒక అంచనా ఫంక్షన్ మధ్య ఎంపికను కలిగి ఉంటే ఇది కాస్ట్ను తక్కువగా అంచనా వేస్తుంది మరియు వేరే అంచనా ఫంక్షన్ ఉన్న ఎంపిక ఇది కాస్ట్ను అంచనా వేస్తుంది కాబట్టి C1 మరియు C2 అటువంటి విధులు అని చెప్పనివ్వండి C కంటే C1 తక్కువ మరియు C2 C కంటే ఎక్కువ అయినట్లయితే అప్పుడు C ఎల్లప్పుడూ ఎక్కువ ఇప్పుడు నేను ఏది ఉపయోగించాలి మరో మాటలో చెప్పాలంటే అంచనా వేసే ఫంక్షన్ను రూపొందించేటప్పుడు సంతృప్తి చెందడానికి నేను ఏ ఆస్తిని తీసుకోవాలి నేను C1 ఉపయోగించాలా లేదా నేను C2 ఉపయోగించాలా ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఇది C2 అని ఎంతమందికి అనిపిస్తుంది ఇది C1 మిగిలినవి తీర్మానించనివి లేదా మేల్కొని ఉండవు ఏదేమైనా దీన్ని గుర్తుంచుకోండి నేను ఈ ప్రశ్నను కొద్దిసేపట్లో మళ్ళీ అడుగుతాను ముఖ్యంగా ఇప్పుడు ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్యపై మళ్ళీ కొంత సమయం గడపండి ఈ సమయంలో మేము ఖచ్చితమైన పరిష్కారం కోసం చూస్తున్నాము ఇది NP హార్డ్ సమస్య అయినప్పటికీ మేము పద్ధతులను చూడాలనుకుంటున్నాము ఇది మాకు ఖచ్చితమైన పరిష్కారాలను ఇస్తుంది బహుశా మేము చాలా పెద్ద సమస్యలను పరిష్కరించలేము కాని ముఖ్యంగా కనీసం చిన్న సమస్యల కోసం మనకు అది కావాలి మేము శుద్ధీకరణ శోధన అని పిలుస్తాము శుద్ధీకరణ శోధన ద్వారా నేను ఈ క్రింది వాటిని అర్థం చేసుకున్నాను సాధ్యమయ్యే అన్ని పర్యటనల సెట్ ని పరిగణించండి అది మా శోధన మూడు యొక్క మూల నోడ్ సాధ్యమయ్యే అన్ని పర్యటనల సమితి ఆపై కొంతమంది ఆపరేటర్ ద్వారా నేను సెట్ను చిన్న సెట్లుగా విభజిస్తాను ముఖ్యంగా ఆపరేటర్ అంటే ఏమిటి ఒక ఆపరేటర్ ఉదాహరణకు ఎడ్జ్ ని ఎంచుకోవచ్చు అప్పుడు ఈ ప్రక్రియలో నేను తప్పనిసరిగా శుద్ధి చేయాలను కుంటున్నాను నేను అంచనా వ్యయం గురించి కూడా మాట్లాడాలను కుంటున్నాను కాబట్టి నేను ఒక చిన్న ఉదాహరణను గీస్తున్నప్పుడు మీరు దాని గురించి ఆలోచించాలి ఒక సమస్య ఇవ్వబడింది అంటే నగరాల సెట్ మరియు ఆ నగరాల మధ్య ఎడ్జ్ ల కాస్ట్ ఇతర పర్యటన కాస్ట్ను మీరు ఎలా అంచనా వేయగలరు మరో విధం గా చెప్పాలంటే మీరు పర్యటన యొక్క తక్కువ సరిహద్దును కనుగొనగలరా లేదా మీకు ఆసక్తి ఉంటే మీరు పర్యటన యొక్క ఎగువ భాగాన్ని కనుగొనగలరా ఏదైనా పర్యటన లేదా మరో మాటలో చెప్పాలంటే అన్ని పర్యటనలు కొన్ని తక్కువ పరిమితుల కంటే ఎక్కువగా ఉంటాయి ఇంత తక్కువ బంధాన్ని మనం కనుగొనగలమా నేను ఒక చిన్న ఉదాహరణ వ్రాస్తాను ఈ ఐదు నగరాలు మనకు ఉన్నాయని చెప్పండి చెన్నై బెంగళూరు హైదరాబాద్ బొంబాయి మరియు ిల్లీ మరియు కాబట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ ముంబై నేను చెప్పాలి లేకపోతే ఎల్లప్పుడూ ప్రమాదం ఉంది మరియు కాబట్టి ఈ నగరాల మధ్య ఎడ్జ్ కాస్ట్ నాకు అవసరం కాబట్టి నేను ఆ కాస్ట్లను సంగ్రహించడానికి ఎడ్జ్ మాతృకను గీస్తున్నాను కాబట్టి ఇవి 0 సె వికర్ణ అంశాలు ఎందుకంటే మీరు ఇప్పటికే ఆ నగరంలో ఉన్నారు కొన్ని సాధారణ విలువలను తీసుకుందాం చెన్నై మరియు బెంగళూరు మధ్య టూర్ కాస్ట్ 300 కిలోమీటర్లు చెన్నై మరియు హైదరాబాద్ మధ్య ఇది 600 కిలోమీటర్లు చెన్నై మరియు ముంబై అంటే 1000 కిలోమీటర్లు ిల్లీ 2000 కిలోమీటర్లు ఇవి సరైన గణాంకాలు కాదు కానీ ఒక జాబితా ఉంది కాబట్టి ఈ గణాంకాలను బట్టి మీరు అంచనా వ్యయాన్ని కనుగొనగలరా నేను ఇప్పుడు మీకు ఒక నిర్దిష్ట ప్రశ్న అడుగుతున్నాను మీరు టూర్ కాస్ట్పై తక్కువ పరిమితిని కనుగొనగలరా అంటే ఏ టూర్ అయినా ఆ కాస్ట్ కంటే చౌకగా ఉండదు మరికొన్ని విలువలను పెడదాం బెంగళూరు మరియు హైదరాబాద్ 500 అని చెప్తాము బెంగళూరు మరియు ముంబై 900 అని చెప్పండి మరియు ఢీల్లీ అన్నిటికీ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ 2100 మరియు ఇక్కడ 1500 మరియు కొన్ని యాదృచ్ఛిక గణాంకాలకు దగ్గరగా ముంబై మరియు హైదరాబాద్ మధ్య నన్ను వదిలివేస్తుంది అంటే 700 అని చెప్పండి కాబట్టి ఇది మాతృక నాకు ఎడ్జ్ కాస్ట్ మరియు నేను ట్రావెలింగ్ సేల్స్ మాన్ కోసం పరిష్కారం కనుగొనాలనుకుంటున్నాను నా రిఫైన్మెంట్ సెర్చ్ క్రింది వాటిని చేయబోతోంది నా మూలం S గా ఉంటుంది నేను దీనిని S అని పిలుస్తాను మరియు ఇది అన్ని పర్యటనల సమితి నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటంటే ఈ నోడ్ S లేదా రూట్ S కోసం ఇది అన్ని పర్యటనలను కలిగి ఉంటుంది నేను దానితో అనుబంధించదలిచిన కాస్ట్ ఏమిటి ఇది నేను ఆలోచించగలిగే అతి తక్కువ కాస్ట్ ముఖ్యంగా ఇప్పుడు స్పష్టంగా మీరు 0 తక్కువ బౌండ్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి నోడ్ ప్రతి టూర్ 0 కన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది కానీ అలాంటి చిన్నవిషయం గురించి నాకు ఆసక్తి లేదు మీరు 300 తక్కువ బౌండ్ అని కూడా చెప్పవచ్చు ఉదాహరణకు నాకు దానిపై ఆసక్తి లేదు దానికి కారణం ఏమిటంటే నేను ఈ బ్రాంచ్ మరియు బౌండ్ చేయబోతున్నట్లయితే నా శోధన స్థలం నుండి అభ్యర్థులను మినహాయించటానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను మరియు అభ్యర్థులను వారి మినహాయింపు కాస్ట్ నాకు తెలిసిన కొన్ని పరిష్కారాల వాస్తవ ధర కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే మినహాయించగలను ఇక్కడ ఒక ఉదాహరణ చూడటానికి నేను ఈ తెలిసిన పరిష్కారాన్ని విస్తరించాలనుకుంటే కాస్ట్ 13 ఈ అంచనా వ్యయం 19 ఇప్పుడు ఈ 19 వాస్తవానికి S నుండి A కి E కి వెళ్ళే అసలు కాస్ట్ కానీ నేను అతిగా ఆశాజనకంగా ఉండగలను మరియు చెప్పండి వాస్తవానికి ఈ మార్గం నుండి G కి వెళ్ళే అంచనా వ్యయం ముఖ్యంగా మిగిలిన ఎడ్జ్ లు నాకు కాస్ట్ 0 నేను మితిమీరిన ఆశావాదిగా ఉండగలను దాని గురించి కాబట్టి ఈ మార్గం ద్వారా G కి వెళ్ళే అంచనా వ్యయం వలె E కి వెళ్ళే ఈ వాస్తవ వ్యయాన్ని నేను పరిగణించగలను అయితే ఒకవేళ అదే జరిగితే అంచనా వ్యయం 19 అని నాకు తెలుసు మరియు ఇది వాస్తవమైనది కాస్ట్ 13 మరియు నేను పరిష్కారాన్ని మరింత మెరుగుపరచడంతో ఇది పెరుగుతుంది ఇది 13 కన్నా మెరుగైనదిగా మారదు కాబట్టి నేను దానిని శుద్ధి చేయవలసిన అవసరం లేదు నేను వెళ్తున్నాను అది ఒక సరిహద్దు నా ఉద్దేశ్యం నేను దానిని చూడటం లేదు ఈ విషయం కాబట్టి అటువంటి కారణాల వల్ల నేను చెడ్డ అభ్యర్థులను మినహాయించగలగాలి వీలైనంత త్వరగా నాకు అంచనా వ్యయాలు అవసరం అవి వీలైనంత ఎక్కువ కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు ఎప్పుడైనా నాకు 0 అంచనా వ్యయంగా లేదా 300 అంచనా వ్యయంగా ఇవ్వవచ్చు కాని నేను దానిపై ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే అవి శోధన స్థలం నుండి పరిష్కారాలను మినహాయించవు ప్రొఫెసర్ ముఖ్యంగా మీరు ఏదో చెబుతున్నారు విద్యార్థి ప్రొఫెసర్ అవును కానీ నాకు ఎక్కువ హద్దులు లేవు కాబట్టి ముఖ్యంగా తక్కువ హద్దుల గురించి మాట్లాడుదాం విద్యార్థి తక్కువ చిన్న నాలుగు ఎడ్జ్ లు ప్రొఫెసర్ తక్కువ చిన్న నాలుగు ఎడ్జ్ లు ఎందుకు ఐదు కాదు విద్యార్థి ప్రొఫెసర్ అవును కానీ అది నాకు ఏమి ఇస్తుంది 300 500 నేను వికర్ణ మాతృకను మాత్రమే చూస్తానని ఉహిస్తూ త్రిభుజాకార మాతృక 300 500 600 700 అది మీకు తెలుసా అలాంటిదే కానీ నా కోరిక అంతా సాధ్యమైనంత ఎక్కువ అంచనా వేయడం నా ఆలోచన ఏమిటంటే నేను వీలైనంత ఎక్కువగా అంచనాను కోరుకుంటున్నాను కాని ఇది తక్కువ గా కట్టుబడి ఉండాలి ముఖ్యంగా ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి కాబట్టి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి మేము ఇక్కడ ఒక పద్ధతిని ఉపయోగిస్తాము అంటే ప్రతి అడ్డు వరుస నుండి అత్యల్ప రెండు అంశాలను తీసుకుంటాము కాబట్టి నేను ఇక్కడ నుండి 300600 తీసుకుంటాను నేను ఈ వరుస నుండి 900 పొందుతాను నేను 300500 తీసుకుంటాను నేను ఈ వరుస నుండి 800 పొందుతాను అప్పుడు ఈ రెండు ఈ వరుస నుండి నాకు 1100 ఇస్తుంది 7 9 ఈ వరుస నుండి 1600 మరియు 12 15 ఇది ఈ వరుస నుండి 2700 నేను వాటిని సంకలనం చేస్తాను మరియు ఆ విలువను 2 తో విభజిస్తాను దీని వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటి ప్రతి అడ్డు వరుస నుండి రెండు తక్కువ తీసుకుంటున్నారా ఒక పర్యటనలో ప్రతి నగరానికి రెండు ఎడ్జ్ లు ఉంటాయి ఒక ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ మీరు వాటి మధ్య తేడాను గుర్తించగలగాలి మేము ఇక్కడ ఆశాజనకంగా ఉన్నాము మరియు రెండు ఎడ్జ్ లు ఎడ్జ్ లకు అతి తక్కువ కాస్ట్ అని చెప్తున్నాము ఎందుకంటే అవి దాని కంటే మెరుగ్గా ఏమి ఉండలేవు కాబట్టి ప్రతి అడ్డు వరుస నుండి రెండు ఎడ్జ్ లను అతి తక్కువ కాస్ట్తో తీసుకుంటే మేము దానిని సంకలనం చేసి 2 ద్వారా విభజించాము ఎందుకంటే మనకు 10 ఎడ్జ్ లు వద్దు మాకు 5 ఎడ్జ్ లు మాత్రమే కావాలి మేము తప్పనిసరిగా తక్కువ బౌండ్ యొక్క అంచనాను పొందుతాము మేము ఇదే విధమైన ఈ ఉన్నత స్థాయి అల్గోరిథంను అనుసరిస్తాము కాస్ట్ చౌకైన పాక్షిక పరిష్కారాన్ని మెరుగుపరచండి ఈ సందర్భంలో ఈ సమయంలో మాకు ఒకటి మాత్రమే పరిష్కారం ఉంది కాబట్టి పరిష్కారం పూర్తిగా శుద్ధి అయ్యే వరకు మేము దానిని మెరుగుపరుస్తాము మనం కొన్ని హ్యూరిస్టిక్ లను ఉపయోగిస్తాము మేము పర్యటనకు చౌకైన ఎడ్జ్ ని జోడిస్తాము అని అనుకొండి ఉదాహరణకు చెన్నై మరియు బెంగళూరు మధ్య టూర్ ఇక్కడ చౌకైన ఎడ్జ్ ని జోడిస్తాము నేను ఇప్పుడు ఈ గ్రాఫ్ కలిగి ఉన్నాను నేను ఈ వైపు కొంచెం గీస్తాను ఎందుకంటే నేను ఇక్కడ ఈ విషయాలు రాయాలనుకుంటున్నాను నాకు ఇద్దరు వారసులు ఉన్నారు ఇది ఒకటి నేను C B అని పిలుస్తాను మరొకటి నేను C B̅ అని పిలుస్తాను దీని ద్వారా నా ఉద్దేశ్యం నేను మొత్తం సెట్ను రెండు ఉపసమితులుగా విభజించాను ఒక ఉపసమితిలో నేను C B అని పిలుస్తాను చెన్నై బెంగళూరు విభాగం ఎల్లప్పుడూ ఉంటుంది మరియు ఇతర ఉపసమితిలో ఇది ఎల్లప్పుడూ ఉండదు ఇప్పుడు ఈ రెండింటి యొక్క అంచనా వ్యయం నాకు కావాలి కాబట్టి ప్రతి నోడ్ కోసం మూడింటిని సెర్చ్ చేస్తాను నాకు ఇక్కడ ఖచ్చితంగా అంచనా వ్యయం అవసరం ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మీరు దానిని చూడగలరు నేను ఇక్కడ వ్రాస్తాను ఇక్కడ C B C B̅ నన్ను ఇక్కడ వ్రాయనివ్వండి మరియు C B ఇక్కడ మారదు ఇప్పుడు మీరు C B ని చూడవచ్చు ఎందుకంటే నేను ఈ అతి తక్కువ కాస్ట్ ఎడ్జ్ ని చేర్చబోతున్నాను నా అసలు అంచనాలో నేను ఇప్పటికే చేర్చాను కాబట్టి ఏమైనప్పటికీ నా అసలు అంచనా అక్కడ కూడా కొనసాగుతుంది అలాంటప్పుడు నేను ఈ గణాంకాలను ఇక్కడి నుండి కాపీ చేయగలను కాని C B̅ కోసం నేను అలా చేయలేను ఎందుకు ఎందుకంటే నేను ఆ సెట్ నుండి C B ఎడ్జ్ ని మినహాయించాను కాబట్టి నేను పునర్విమర్శను కనుగొనవలసి ఉంది నేను 300 ని ఎన్నుకోలేను ఎందుకంటే ఇందులో ఆ నోడ్ C ఈ విషయం దీని విలువను ఎవరైనా నాకు చెప్పగలరా నేను అలా అనుకుంటున్నాను మేము దానిని ఉపయోగించవచ్చు 2 ద్వారా విభజించారా కాబట్టి ఈ కాస్ట్ 3550 మరియు ఇక్కడ ఈ కాస్ట్ కూడా 3550 అవుతుంది ఈ కాస్ట్ అలా ఉండదు ఎందుకంటే నేను ఈ 300 ని ఉపయోగించలేను నేను తరువాతి రెండు ఎడ్జ్ లను ఉపయోగించాలి అంటే 600 మరియు 1000 అంటే ఇది 700 పెరుగుతుంది కాబట్టి నేను 700 ను ఇక్కడ వ్రాస్తాను నేను దీన్ని ఇక్కడ ఉపయోగించలేను కాబట్టి నేను దీనిని ఉపయోగించాలి 900 కు బదులుగా ఇది 1600 అవుతుంది ఇది ఇక్కడ 700 800 కు బదులుగా ఇది 1400 అవుతుంది ఇది 600 మిగిలినవి మారవు ఎందుకంటే నేను ఇక్కడ ఆ ఎడ్జ్ ని ముఖ్యంగా ఉపయోగించడం లేదు కాబట్టి అది 1300 మరియు నేను 2 ద్వారా భాగించినప్పుడు నాకు 650 లభిస్తుంది కాబట్టి ఇది 650 అవుతుంది నాకు ఎడ్జ్ లను రూపొందించే మార్గం ఉంది నేను ఏమి చేసాను నేను చెప్పాను కాబట్టి ఇది చెన్నై అప్పుడు ఇది బెంగళూరు ఇది హైదరాబాద్ కొంత స్థాయిలో ఇది ముంబై ఇది ఢీల్లీ నేను ఈ ఎడ్జ్ ని జోడించబోతున్నానని చెప్పాను అది నా సెట్ C B కాబట్టి ఈ సెగ్మెంట్ ఉంది నేను CB ని పిలుస్తాను మరియు అన్నింటికీ ఈ సెగ్మెంట్ లేదు నేను చేస్తాను C'B' కు కాల్ చేయండి వీటిలో C B మంచిదనిపిస్తుంది కాబట్టి నేను దానిని మెరుగుపరుస్తాను నేను ఈ హ్యూరిస్టిక్ ను అనుసరిస్తాను ఈ హ్యూరిస్టిక్ను అనుసరించడం అవసరం లేదు కాని మనం ఈ హ్యూరిస్టిక్ను అనుసరిస్తాము అంటే అందుబాటులో ఉన్న చౌకైన ఎడ్జ్ ని ఎల్లప్పుడూ ఎంచుకోవచ్చు ఇది DD అల్గోరిథం లాంటిది ఇది చౌకైన పర్యటనను నిర్మించడానికి ప్రయత్నిస్తుంది ముఖ్యంగా నేను ఇక్కడ ఈ గ్రాఫ్ చుట్టూ చూస్తున్నాను మరియు చౌకైన పర్యటన నేను తదుపరి 500 ను కనుగొనగలను ఇది హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను నేను చెబుతున్నాను ఈ ఎడ్జ్ ని జోడించండి మరియు నేను ఈ గ్రాఫ్ను మెరుగుపరుస్తున్నాను ఒక వైపు హైదరాబాద్ బెంగళూరు అని మరొక వైపు దాని అత్యుత్తమం అని పిలుస్తారు కాబట్టి ఈ నోడ్ను అర్థం చేసుకోవడానికి మార్గం ఏమిటంటే ఈ ఎడ్జ్ H B' నోడ్ ఏమిటంటే ఆ పర్యటనలన్నీ బెంగళూరు చెన్నై సెగ్మెంట్ను కలిగి ఉన్నాయి కానీ హైదరాబాద్ బెంగళూరు విభాగాన్ని మినహాయించాయి మరియు ఈ నోడ్ను అర్థం చేసుకునే మార్గం ఆ పర్యటనలన్నీ ఇందులో చెన్నై బెంగళూరు మరియు హైదరాబాద్ బెంగళూరు విభాగం రెండూ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ గీసాను ఈ రెండు ఎడ్జ్ లను కలిగి ఉన్న అన్ని పర్యటనలు ఇది ఇప్పుడు దీని కోసం ఒక అంచనాను కనుగొందాం నేను దీన్ని ఎలా చేయాలి ఈ సమయంలో మేము దీన్ని చేయడానికి ముందు నేను ప్రస్తావించాలి అంచనాలను లెక్కించే ఈ ప్రక్రియ గణనపరంగా ఇంటెన్సివ్ ప్రాసెస్ కోణంలో మీరు కొంత గణన సమయాన్ని వెచ్చించాలి ఈ మాతృకను చూసి ఏదో ఒకటి చేయాలి కానీ మీరు కొంత మొత్తంలో తార్కికం చేయగలరని కూడా ఉంది ఏదో అంచనాలను చేసే ప్రక్రియలో మేము పరిమితి ప్రచారం అని పిలుస్తాము నేను దానిని వివరిస్తాను మొదట మనం చౌకైన ఎడ్జ్ ని ఎంచుకున్నాము అప్పుడు ఈ ఆమోదం H B కోసం నేను ఈ రెండింటినీ చేర్చబోతున్నాను కాబట్టి ఇది నా కాస్ట్ను ప్రభావితం చేయదు కాబట్టి హెచ్ బి కాస్ట్ మారదు 3550 కూడా అవుతుందని మీరు ఒప్పించాలి కానీ H B' ప్రైమ్ కోసం ఈ కాస్ట్మారబోతోంది మార్పులను చూద్దాం ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే మీరు ఈ హైదరాబాద్ బెంగళూరు లింక్ను ఉపయోగించలేరు ఇది హైదరాబాద్ ఇది బెంగళూరు కాబట్టి ఈ లింక్ నేను మొదటి C' B' చేసినట్లే నేను ఉపయోగించలేను ఈ ఆమోదం కోసం మేము ఈ లింక్ను ఉపయోగించలేము కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఇది 300 900 అవుతుంది ఇది 1200 వాస్తవానికి నా దగ్గర 800 ఉంది ఇప్పుడు అది 1200 కాబట్టి మీరు దీన్ని ఒక ప్రాతిపదికగా పోల్చినట్లయితే నాకు ఇక్కడ 400 లభిస్తుంది అదేవిధంగా ఇక్కడ నేను ఈ 500 ని ఎన్నుకోలేను కాబట్టి ఇది 600700 అవుతుంది వాస్తవానికి ఇది 1100 ఇప్పుడు ఇది 1300 కాబట్టి ఇది ఇక్కడ 100 కాబట్టి నేను పెరుగుతున్న వ్యయాన్ని జోడిస్తున్నాను ఈ రెండు వరుసలు మాత్రమే మారుతాయి 200 కానీ దీనికి తిరిగి రావడం ఎలా చూడండి మనకు ఈ కోరిక ఉంది మరియు తరువాతి తరగతిలో దీనిని చూస్తాము ఖచ్చితమైన అంచనా వేయడం సహాయపడుతుంది లేదా తరువాతి తరగతిలో కాకపోతే ఆ తరువాత రాబోయే తరగతు లలో మీకు నా అధిక అంచనా ఉపయోగం గురించి తెలుస్తుంది నా అంచనా ఎక్కువైతే అకారణంగా నేను చౌకైన పరిష్కారాన్ని కనుగొంటే అది సెర్చ్ స్పేస్ నుండి మినహాయించబడే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు దీని కోసం ఒక అంచనాను పరిశీలించి చూద్దాము నాకు ఈ చెన్నై హైదరాబాద్ విభాగం ఉంది చెన్నై హైదరాబాద్ ఇది ఒకటి ఈ 600 మరియు ఈ 600 ఇప్పుడు నేను కొంచెం ఆలోచిస్తే నేను ప్రొపగేటింగ్ చేస్తున్న కాన్స్ట్రెయిన్ ఏమిటి మరియు ఎలా నేను కాన్స్ట్రెయిన్ ప్రోపగేషన్ పూర్తిస్థాయిని కనుగొనాలనుకుంటున్నాను అంటే ఈ టూర్ ఉదాహరణలో నేను 5 కన్నా చిన్న పొడవు గల సైకిల్ కలిగి ఉండలేను నాకు పొడవు C యొక్క సైకిల్ ఉండకూడదు కాబట్టి నేను ఆ సెట్ H B ని కలిగి ఉండబోతున్నాను వాస్తవానికి దీని అర్థం ఇందులో ఈ అంచనా సరైనది కాదు అయినప్పటికీ నేను అక్కడ వ్రాశాను ఎందుకంటే నా అంచనాలో ఈ హైదరాబాద్ చెన్నై రంగాన్ని నేను చేర్చలేను ఎందుకు ఎందుకంటే నేను ఇప్పటికే C B ని ఆ మార్గంలో ఆ తరువాత ఈ మార్గం లో చేర్చాను నేను ఇక్కడ ఈ నోడ్ గురించి మాట్లాడుతున్నాను మరియు ఈ నోడ్ యొక్క అంచనా కూడా పెరుగుతుందని నేను చెప్తున్నాను కారణం అది ఎందుకు పెరుగుతుంది అంటే CB ని చేర్చడం మరియు HB ని చేర్చడం నేను బలవంతంగా అక్కడ నుండి HC ని మినహాయించండి లేకపోతే నేను C పొడవు యొక్క సైకిల్ కలిగి ఉంటాను అనగా నేను ఈ విలువను కంప్యూటింగ్ కోసం ఉపయోగించలేను దీని కోసం ఆ నోడ్ యొక్క అంచనాను లెక్కించడానికి నేను ఈ విలువను ఉపయోగించలేను 600 బదులుగా నేను తదుపరి విలువను ఉపయోగించవలసి వస్తుంది ఇది 3001000 ఇది 1300 గా మారింది ముఖ్యంగా ఇది ఇప్పటివరకు నేను చేసినదానికంటే ఎక్కువ తార్కికం నేను ఆ బార్ రకమైన నోడ్ను ఉపయోగిస్తున్నప్పుడు లెక్కించలేను ఎందుకంటే అవి మినహాయించబడ్డాయి అలాగే ఒక ఎడ్జ్ ని మినహాయించి నట్లయితే నేను వాటిని లెక్కించలేను కానీ ఇప్పుడు కొన్ని ప్రొపగేషన్ ఉందని మేము చూశాము ఈ ఎడ్జ్ తో సహా ఉంటే ఈ ఎడ్జ్ ని లెక్కించలేను కాబట్టి దీనినిచెప్పడానికి ఒక జిగ్జాగ్ గీతను గీయండి ఆ పంక్తిని లెక్కించలేము ఎందుకంటే అప్పుడు నాకు ఒక సైకిల్ ఉంటుంది ఎక్కువ తార్కికం చేయడానికి మంచి అంచనాలను పొందడానికి నేను ఎక్కువ దూరం వెళ్ళగలను మరియు మంచి అంచనాల ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటి అధిక అంచనాలు అంటే మీరు చేయలేకపోతే ఏదో ఒకటి చేర్చండి కానీ దాని తరువాత దాన్ని చేర్చవద్దు ఈ ఉదాహరణలో ఇక్కడ 600 ఉంది ఇది ఈ వరుసలో తక్కువ కాస్ట్ ఈ వరుసలో కూడా ఉంది కాని నేను నా అంచనాలలో వీటిని ఉపయోగించలేను కాబట్టి నేను వేరేదాన్ని ఉపయోగించాలి అది నాకు అధిక అంచనాను ఇస్తుంది ఇక్కడ మరొక ఎడ్జ్ నేను చేర్చలేను నేను బెంగళూరు చెన్నై మరియు బెంగళూరు హైదరాబాద్లను చేర్చిన తరువాత నేను జోడించలేని మరో రెండు ఎడ్జ్ లు ఉన్నాయి ఎందుకంటే నాకు టూర్ కావాలి మరియు పర్యటనకు ఈ విలువ ఉంది ప్రతి నగరాన్ని సందర్శించిన సరిగ్గా ఒకసారి ఇది ప్రతి నగరానికి సరిగ్గా రెండు ఎడ్జ్ ల సంఘటన ఉందని సూచిస్తుంది నాకు ఇప్పటికే బెంగళూరు ఉంది ఈ సెట్లో దానిపై రెండు ఎడ్జ్ ల సంఘటన ఉంది కాబట్టి నేను ఈ సెట్ ఉండకూడదు గాని నేను ఈ సెట్ను కలిగి ఉండలేను సమస్య కు పరిష్కారం తప్పనిసరిగా రాదు ఒక ప్రాంప్ట్ స్ట్రాటజీ మీరు శోధించండి మరియు కేవలం శోధించడం మాత్రమే ముఖ్యంగా తరువాత శోధనను తార్కికతతో కలపడం తరచుగా ఉపయోగకరంగా ఉంటుందని చూస్తాము ముఖ్యంగా కొంత తార్కికం మరియు కొంత మొత్తంలో శోధన ఈ ప్రక్రియలో మీరు శోధన స్థలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా దీన్ని మినహాయించడం ద్వారా మేము ఏమి పొందగలం మాకు మరింత ఖచ్చితమైన అంచనాలు లభిస్తాయి HB అని పిలువబడే ఈ పర్యటన కోసం ఇది అన్ని పర్యటనల సమితి వీటిలో ఇప్పుడు మేము దీన్ని మరింత ప్రత్యేకంగా వివరించవచ్చు HB అంటే అన్ని పర్యటనల సమితిని సూచిస్తుంది ఇందులో ఇక్కడ ఆ మార్గం ఉంది CBH HBH మరియు మినహాయించిన HCDB మరియు MC ముఖ్యంగా కాబట్టి ఇప్పటికే మేము మా ఎంపికలను తగ్గించాము మరియు మంచి అంచనాలను రూపొందించాము మేము ఇక్కడ చేస్తున్నది తక్కువ కాస్ట్తో కూడిన పాక్షిక పరిష్కారాన్ని శుద్ధి చేయడం మేము 3550 తో ప్రారంభించాము ఆపై మాకు రెండు పరిష్కారాలు వచ్చాయి ఒకటి 3550 మరియు మరొకటి దాని కంటే కొంచెం ఎక్కువ మేము దీనిని మెరుగుపరుస్తాము మేము ఈ రెండు పరిష్కారాలను పొందుతాము దీని కోసం అసలు కాస్ట్ను మేము లెక్కించలేదు కాని ఒకసారి మేము వాటిని మెరుగుపరుస్తాము ఏదో ఒక సమయంలో మేము పూర్తి పరిష్కారం పొందుతాము ఉదాహరణకు ఈ సమస్యలో మీరు కావాలనుకుంటే ఇంకొక ఎడ్జ్ ని జోడించవచ్చు ఈ హైదరాబాద్ ముంబై ఎడ్జ్ మీకు ఉంది వాస్తవానికి అప్పుడు సమస్యను పూర్తిగా పరిష్కరించారు ఎందుకంటే ఆ తరువాత మీకు ఎక్కువ ఎంపికలు లేవు మీరు ఈ మూడు ఎడ్జ్ లను చేర్చబోతున్నట్లయితే మీరు ఒకసారి ఢిల్లీ ని సందర్శించాలి ఒకసారి మీరు ముంబై నుండి ఢిల్లీ ని ఒకసారి సందర్శించవలసి ఉంటుంది కనుక మిగిలినవి తప్పనిసరిగా నాలుగు మేము శోధన చేసిన తరువాత మేము పూర్తి పర్యటనను కనుగొన్నాము మేము ఈ శోధనను జోడించిన తరువాత HB క్రింద మేము MH ని జోడిస్తే మరియు ఈ మూడు ఎడ్జ్ లను కలిగి ఉన్న ఈ నోడ్ MH లో అతి తక్కువ కాస్ట్తో కూడిన నోడ్ అవుతుంది నా శోధన స్థలం కాబట్టి ఈ ముగింపు ప్రమాణం ధ్వని అని మీరు మీరే ఒప్పించాలి దీని ద్వారా ఇది సరైన పరిష్కారానికి హామీ ఇస్తుందని నా ఉద్దేశ్యం ముఖ్యంగా వెనుక ఉన్న కారణాలలో ఒకటి అంటే ఒక పరిష్కారం యొక్క వ్యయాన్ని అంచనా వేయడానికి మేము తక్కువ సరిహద్దు అంచనాలను ఉపయోగించబోతున్నామని చెప్పాము మొదటి ఉత్తమ శోధనతో బ్రాంచ్ మరియు బౌండ్లకు కొంత సారూప్యత ఉందని మీరు చూడవచ్చు అన్ని ఎడ్జ్ కాస్ట్లు సమానంగా ఉంటాయి తప్పనిసరిగా షరతులతో బ్రాంచ్ మరియు బౌండ్ చేయడం వంటి ఉత్తమమైన మొదటి శోధనను మీరు చూడవచ్చు ఎడ్జ్ కాస్ట్ సమానంగా ఉంటుంది అప్పుడు మీరు స్థాయికి తగ్గట్టుగా ఉంటారు ఎందుకంటే మొదటి స్థాయి కాస్ట్ 1 రెండవ స్థాయి కాస్ట్ 2 మూడవ స్థాయి కాస్ట్ 3 మరియు మొదలైనవి మొదటి లోతు శోధన అనేది బ్రాంచ్ మరియు బౌండ్ యొక్క ప్రత్యేక సందర్భం అన్ని ఎడ్జ్ కాస్ట్లు సమానంగా ఉంటాయి ఎడ్జ్ కాస్ట్ సమానంగా లేనప్పుడు బ్రాంచ్ మరియు బౌండ్ ఉత్తమ మొదటి శోధన యొక్క డెప్త్ ఫస్ట్ సెర్చ్ సాధారణీకరణ కాబట్టి ఇది మీకు సరైన పరిష్కారాన్ని ఇస్తుందని మీరే ఒప్పించారు కానీ దీనికి ఇది లేదు వాస్తవానికి మేము కనీస వ్యయ పరిష్కారాన్ని ఉపయోగించే హ్యూరిస్టిక్ను ఉపయోగించబోతున్నామని చెప్పాను కాని ముఖ్యంగా దిశ యొక్క భావాన్ని కలిగి ఉండాలి అది లేదు చాలా చిన్న ఉదాహరణతో మీరు ఈ సిటీ మ్యాప్ను ఒక రకమైన పని చేస్తుంటే మరియు ఇది మీ ప్రారంభ నోడ్ అయితే మరియు ఇది మీరు చూస్తున్న మ్యాప్ మరియు ఇది మనం చెప్పనివ్వండి ఇది స్కేల్ చేయడం అంటే ఎడ్జ్ యొక్క పొడవు నేను గీస్తున్నది వాస్తవానికి ఎడ్జ్ యొక్క పొడవు కాబట్టి మీకు అలాంటి స్థలం ఉందని చెప్పండి మీరు ఈ ప్రారంభ నోడ్ను జోడించి ఇక్కడ ఒక నోడ్ ఉంది మనం చెప్పండి ఆపై ఇక్కడ కొన్ని నోడ్లు ఉన్నాయి ఇది మన గోల్ నోడ్ అవుతుందని చెప్పండి బ్రాంచ్ మరియు బౌండ్ ఏమి చేస్తుంది బ్రాంచ్ మరియు బౌండ్ ప్రదర్శించే ప్రవర్తన ఏమిటి ఇది గ్రాఫ్ యొక్క ఈ భాగాన్ని అన్వేషిస్తుంది ఎందుకంటే దాని ఆదేశం అదే చౌకైన పాక్షిక పరిష్కారాన్ని విస్తరించండి అన్ని చౌకైన పరిష్కారాలు గ్రాఫ్ యొక్క ఈ భాగంలో ఉన్నాయి కాబట్టి ఇది దీనిని అన్వేషిస్తుంది ఇది దీనిని అన్వేషిస్తుంది ఇది దీనిని అన్వేషిస్తుంది మరియు సాధ్యమయ్యే అన్ని కలయికలు తెలివైన దృక్పథాన్ని కలిగి ఉంటాయి లేదా మీరు చూసేది చాలా ప్రకాశవంతమైన విషయం కాదు ఇది చివరికి హామీ ఇస్తుంది ఇది నాకు సరైన పరిష్కారాన్ని కనుగొంటుంది ఉదాహరణకు ఇక్కడ నుండి మరొక మార్గం ఉంటే ఇది ఇలా ఉంటుంది ఇది ఎక్కువ కాలం ఉంటుంది ఇది నాకు చిన్నదైన మార్గాన్ని కనుగొంటుంది కానీ చాలా అనవసరమైన మరియు పనికిరాని శోధన చేసిన తరువాత మ్యాప్ యొక్క ఈ భాగంలో ముఖ్యంగా దీనికి దిశానిర్దేశం లేదు మేము ఈ భాగంపై దృష్టి కేంద్రీకరించాము సరైన పరిష్కారాలను కనుగొంటాము మరియు ఈ ప్రక్రియలో మేము ఈ భాగం గురించి మరచిపోయాము పరిష్కారాలను వేగంగా కనుగొనడం కాబట్టి తరువాతి తరగతిలో మేము ఈ రెండింటినీ కలిపి చేస్తాము మేము బ్రాంచ్ మరియు బౌండ్ను ఎలా మిళితం చేయవచ్చో మేము చూస్తాము మీరు గుర్తుంచుకుంటే ఇది మొదట ఉత్తమమైనది ఉత్తమ మొదటి శోధన మేము మళ్ళీ హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ప్రవేశపెడతాము మరియు అల్గోరిథం చూడటానికి గ్రాఫ్లో పనిచేసే ఈ డయాస్టేస్ ఫ్రేమ్ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాము ఇది A అల్గోరిథం అని పిలువబడే బాగా తెలిసిన అల్గోరిథం కాబట్టి నేను ఇక్కడ ఆగిపోతాను మరియు తరువాతి తరగతిలో ఈ స్టార్ అల్గోరిథం తీసుకుంటాము